నమస్కారం ఈ రోజు లెక్చర్ లో సింగులారిటీ ఫంక్షన్స్ గురించి చర్చిద్దాం సింగులారిటీ ఫంక్షన్స్ అంటే ఏమిటి మరియు అది మన సర్క్యూట్ విశ్లేషణ కి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం ఈ రోజు లెక్చర్ మొదలుపెడదాం సింగులారిటీ ఫంక్షన్స్ అంటే ఏమిటి ఏ ఫంక్షన్ లో అయితే అవ్యవహిత లేదా అవ్యవహిత డెరివేటివ్స్ వుంటాయో వాటిని సింగులారిటీ ఫంక్షన్స్ అని అంటారు ఇప్పుడు సింగులారిటీ ఫంక్షన్స్ అర్థం చేసుకుంటే దాని వల్ల ఇండిపెండెంట్ కరెంటు సోర్స్ లేదా వోల్టేజ్ సోర్స్ లో అకస్మాత్తుగా వచ్చే మార్పులు కు ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన ని అర్థం చేసుకోవచ్చు అకస్మాత్తుగా సర్క్యూట్ కి వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ ని కలిపితే ఏమి అవుతుందో చూద్దాం సర్క్యూట్ కి ఒక వోల్టేజ్ సోర్స్ ని స్విచ్ ద్వారా కలపబడి ఉంది అని అనుకుందాం ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే అనగా అర్థం ఏమిటి అంటే సర్క్యూట్ కి అకస్మాత్తుగా వోల్టేజ్ సోర్స్ కలపబడుతుంది కాబట్టి దీని వలన అకస్మాత్తుగా కరెంటు సర్క్యూట్ లోకి ప్రవహిస్తుంది అలా సర్క్యూట్ లోకి ప్రవేశించిన వోల్టేజ్ లేదా కరెంటు విలువ ని మనం మాథమెటికల్ ఫంక్షన్ సహాయం తో సూచిద్దాం కాబట్టి ఇలాంటి విషయాలు ను మాథమెటికల్ ఫంక్షన్ ఎలా సూచిస్తారో ఇప్పుడు చూద్దాం ఇంకో విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే సర్క్యూట్ లోకి చాలా చాలా తక్కువ కాల వ్యవధిలో వోల్టేజ్ ని ఆపాదిస్తామో అప్పుడు సర్క్యూట్ లోఆకస్మిక ఆవేగం కనిపిస్తుంది అనగా మనకు సర్క్యూట్ వోల్టేజ్ విలువ లో ఒక రకమైన పెరుగుదల కనిపిస్తుంది ఇది కూడా సర్క్యూట్ లో కనిపించే ప్రయోగాత్మకమైన విషయం ఇప్పుడు మనం ఈ విషయం ని మాథమెటికల్ ఫంక్షన్ లో కూడా సరిగ్గా ఎలా చూపించాలో మరియు ఇది సర్క్యూట్ విశ్లేషణ లో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఇప్పుడు సర్క్యూట్ థియరీ లో మనం ఉపయోగించే సింగులారిటీ ఫంక్షన్స్ని చూద్దాం అనగా యూనిట్ ఇంపల్స్ యూనిట్ స్టెప్ మరియు యూనిట్ రాంప్ మొదలైనవి మీరు అకస్మాత్తుగా సర్క్యూట్కు వోల్టేజ్ని అనుసంధానించినప్పుడు మీరు సర్క్యూట్కు యూనిట్ స్టెప్ ఫంక్షన్ ను జోడిస్తున్నారని అర్థం అదేవిధంగా సర్క్యూట్లోకి అకస్మాత్తుగా ఆవేగం ప్రవేశించినప్పుడు ఇది సర్క్యూట్కు వర్తింపచేసే యూనిట్ ఇంపల్స్ అని చెప్పవచ్చు ఆపై సర్క్యూట్లోని వోల్టేజ్ క్రమంగా పెరుగుతుంటే అది యూనిట్ రాంప్ ఫంక్షన్ అని మనము తెలిసికొనవచ్చు ఇప్పుడు ప్రాథమికంగా యూనిట్ స్టెప్ స్విచింగ్ కార్యకలాపాలతో సర్క్యూట్లో ఉత్పన్నమయ్యే స్విచ్చింగ్ సిగ్నల్స్ కు మంచి అంచనాగా ఉపయోగపడుతుంది మరియు కొన్ని సర్క్యూట్ దృగ్విషయాల యొక్క చక్కని మరియు కాంపాక్ట్ వర్ణనలో ఇది చాలా సహాయకారిగా ఉంటుంది ముఖ్యంగా RC మరియు RL సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందనగా విశిదీకరించవచ్చు కాబట్టి మనం ఇప్పుడు యూనిట్ స్టెప్ ని సర్క్యూట్ కి అనువర్తిస్తే అనగా ఆపాదిస్తే సర్క్యూట్ ఎలా ప్రతి స్పందిస్తుందో అర్థం చేసుకుందాం కాబట్టి ఇది మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ముఖ్యమైన కార్యాచరణ దీనికి ముందు వేర్వేరు ఫంక్షన్స్ ని అనగా ఇంతకుముందు నిర్దేశించిన ఫంక్షన్స్ యూనిట్ స్టెప్ యూనిట్ ఇంపల్స్ మరియు యూనిట్ రాంప్ ఫంక్షన్స్ అంటే ఏమిటో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మొదటగా మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ గురించి చూద్దాం పైన చూపిన చిత్రం ప్రకారం టైం t యొక్క విలువ నెగటివ్ అయితే యూనిట్ స్టెప్ ఫంక్షన్ సున్నా అవుతుంది మరియు టైం t యొక్క విలువ పాజిటివ్ అయితే యూనిట్ స్టెప్ యొక్క ఫంక్షన్ విలువ వన్ అవుతుంది ఇప్పుడు యూనిట్ స్టెప్ ఫంక్షన్ విలువ టైం విలువ సున్నా కన్నా తక్కువ ఉంటే సున్నా అవుతుంది మరియు అకస్మాత్తుగా టైం విలువ సున్నా కన్నా ఎక్కువ అనగా 0 ఉంటే ఫంక్షన్ విలువ వన్ అవుతుంది ఇటు వంటి ఫంక్షన్ ని యూనిట్ స్టెప్ ఫంక్షన్ అని పిలుస్తారు దీనిని మాథమెటికల్ గా ఎలా సూచిస్తారు దీనిని u తో సూచిస్తారు అనగా యూనిట్ స్టెప్ ఫంక్షన్ విలువ టైం t విలువ సున్నా కన్నా తక్కువ అయితే సున్నా మరియు సున్నా కన్నా ఎక్కువ అయితే వన్ అవుతుంది ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే టైం t విలువ సున్నా వున్నప్పుడు యూనిట్ స్టెప్ ఫంక్షన్ విలువ ని నిర్వచించలేము ఎందుకంటే టైం t విలువ హఠాత్తుగా సున్నా నుండి వన్ కి మారుతుంది అందుకే దీనిని సింగులారిటీ ఫంక్షన్ అని పిలుస్తారు దీనికి డైమెన్షన్ ఉండదు అనగా వేరే మాథమెటికల్ ఫంక్షన్స్ అయినా సైన్ మరియు కోసైన్ ఫంక్షన్స్ కి డైమెన్షన్ ఉన్నట్టు సింగులారిటీ ఫంక్షన్ కి డైమెన్షన్ ఉండదు ఇప్పుడు హఠాత్తుగా టైం t విలువ లో మార్పు చోటు చేసుకుంటే అనగా t t 0 అయితే అనగా t 0 విలువ సున్నా కన్నా ఎక్కువ అయితే యూనిట్ స్టెప్ ఫంక్షన్ విలువ సున్నాకి బదులు t 0 దగ్గర వన్ అవుతుంది కాబట్టి యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని చూడటం ఎలా ఇలాంటి విషయం లో మనం t 0 ఉంటే సున్నా అని t 0 కన్నా ఎక్కువ ఉంటే వన్ అవుతుంది కానీ t 0 దగ్గర విలువ ని మనం నిర్వచించలేము అందుకే దానిని పైన చూపిన చిత్రం లో డాటెడ్ లైన్ తో చుపించాము దీనిని మాథమెటికల్ గా చూపించడం ఎలా మనం టైం t విలువ ఎక్కడ t t 0 అవుతుందో అక్కడ u 0 అని చెప్పవచ్చు మరియు టైం t విలువ ఎక్కడ t t 0 అవుతుందో అక్కడ u 1 అని చెప్పవచ్చు ఈ విషయం బట్టి మనం ఏమి చెప్పవచ్చు ఈ విషయం లో మనం యూనిట్ స్టెప్ అనేది t 0 సెకండ్స్ డిలే అనగా ఆలస్యం అవుతుంది అని చెప్పవచ్చు కాబట్టి టైం t విలువ t 0 అనే సెకండ్స్ ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఇది సున్నా నుండి మొదలు అవదు t 0 నుండి మొదలవుతుంది ఇప్పుడు టైం t విలువ t నుండి t 0 కి మారిస్తే అప్పుడు ఎక్కడ t t 0 అవుతుందో అప్పుడు యూనిట్ స్టెప్ ఫంక్షన్ విలువ u t t 0 0 అవుతుంది మరియు ఎక్కడ t t 0 అవుతుందో అప్పుడు యూనిట్ స్టెప్ ఫంక్షన్ విలువ u t t 0 1అవుతుంది ఈ విధంగా మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని t 0 సెకండ్స్ ముందుకు వస్తుంది అని చెప్పవచ్చు ఇప్పుడు యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని వుపయోగించి సర్క్యూట్ లో వోల్టేజ్ లేదా కరెంటు విలువ లో ఆకస్మికంగా మార్పు తీసుకురావచ్చు కాబట్టి మనం సర్క్యూట్ కి ఎప్పుడైనా వోల్టేజ్ లేదా కరెంటు ని స్విచ్చింగ్ పద్దతి అనగా ఆకస్మాత్తుగా సర్క్యూట్ కి సోర్స్ ని కలుపుతామో దానిని మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ తో సూచించవచ్చు ఎందుకంటే వోల్టేజ్ విలువ కొంత ఉంటుంది కానీ వన్ అయితే ఉండదు కాబట్టి దీనిని సులభంగా స్టెప్ ఫంక్షన్ అని చెప్పవచ్చు యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని సర్క్యూట్ లో సాధారణంగా మనం కంట్రోల్ సిస్టం మరియు డిజిటల్ కంప్యూటర్ లో కూడా చూడవచ్చు అదేవిధంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో కూడా చూడవచ్చు ఇప్పుడు స్టెప్ ఫంక్షన్ యొక్క ఉపయోగం చూద్దాం ఇప్పుడు ఈ ఫంక్షన్ సహాయం తో సర్క్యూట్ కి స్టెప్ వోల్టేజ్ ని అందజేద్దాం ఇప్పుడు ఈ విషయం ని యూనిట్ స్టెప్ ఫంక్షన్ సహాయంతో సుచిద్దాం ఎలా సూచించవచ్చు టైం t విలువ ఎప్పుడైతే t t 0 అవుతుందో అప్పుడు v 0 అవుతుంది మరియు టైం t విలువ ఎప్పుడైతే t t 0 అవుతుందో అప్పుడు v 1 అవుతుంది కాబట్టి యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని సాధారణంగా v V 0u పదాలతో సూచించవచ్చు ఇది వేరే ఏ ఫంక్షన్ కాదు యూనిట్ స్టెప్ ఫంక్షన్ అని చెప్పవచ్చు ఒకవేళ టైం t యొక్క t 0 విలువ సున్నా కి సమానం అయితే v అనేది సులభంగా స్టెప్ వోల్టేజ్ V 0u అవుతుంది ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ V0 u ను పైన చిత్రం లో చూపిన విధంగా a మరియు b టెర్మినల్స్ మధ్య పెడదాము ఈ కండిషన్ ను మనం ఒక స్విచ్ సహాయం తో సర్క్యూట్ సూచించవచ్చు దీనిని చిత్రం లో చూపిన విధంగా కూడా సూచించవచ్చు మరియు స్విచ్ ని మొదట చిత్రం లో చూపిన విధంగా కలుపబడి ఉంటుంది ఈ సర్క్యూట్ పైన చూపిన విధంగా ఉంటుంది ఎప్పుడైతే టైం t యొక్క విలువ సున్నా అవుతుందో అప్పుడు స్విచ్ ఈ వైపు నుండి ఇంకో వైపు కి కలపబడుతుంది అప్పుడు సర్క్యూట్ ఇంకో విధంగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా కలిపితే మరియు ఇదియే కనెక్షన్ అప్పుడు ఫోర్స్డ్ అనగా బలవంతంగా అయినా ఈ పాయింట్ కి కలపబడి ఉంటుంది అప్పుడు సర్క్యూట్ పైన చూపిన విధంగా ఉంటుంది కాబట్టి ఇదియే స్విచ్ ఒకవేళ స్విచ్ ని ఇంకో వైపు కలిపితే ఆ స్విచ్చింగ్ సంఘటన తరువాత సర్క్యూట్ ఈ క్రింది చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది కాబట్టి సర్క్యూట్ సూచించేది ఏమిటి అంటే యూనిట్ స్టెప్ యొక్క ప్రతిస్పందన ని స్విచ్చింగ్ సంఘటన తరువాత సూచించవచ్చు దీనిని మనం సర్క్యూట్ లో స్విచ్ సహాయం తో సూచించాము కాబట్టి టైం t యొక్క విలువ సున్నా అయితే స్విచ్ యొక్క స్థానం ఇటువైపు నుంచి అటువైపు జరుగుతుంది అని చెప్పవచ్చు కాబట్టి టైం t యొక్క విలువ 0 కండిషన్ లో ab టెర్మినల్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ V 0 అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం వోల్టేజ్ ని సూచించవచ్చు అదేవిధంగా కరెంటు విషయం కి వస్తే కరెంటు సోర్స్ I0 u అవుతుంది కాబట్టి కరెంటు సోర్స్ I0 u ని a మరియు b టెర్మినల్ మధ్య కలిపివుంచుదాం అయితే మనం స్విచ్ ద్వారా సర్క్యూట్ ని సూచించాలి అని అనుకుందాం ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి మొదట చిత్రం లో చూపిన విధంగా సర్క్యూట్ కి స్విచ్ కలిపి ఉంది ఇప్పుడు a మరియు b టెర్మినల్ మధ్య కరెంటు విలువ సున్నా అవుతుంది మరియు ఎప్పుడు టైం t విలువ సున్నా అవుతుందో అప్పుడు స్విచ్ ని ఓపెన్ చేసి చిత్రం లో చూపిన విధంగా ఈ వైపు నుండి ఆ వైపు కి కలపాలి కాబట్టి దీనిని కూడా సర్క్యూట్ యొక్క యూనిట్ స్టెప్ ప్రతిస్పందన అని సూచించవచ్చు చిత్రంలో చూపిన విధంగా వోల్టేజ్ అలాగే కరెంట్ సోర్స్ యొక్క యూనిట్ స్టెప్ ప్రతిస్పందన ని చూడవచ్చు ఇప్పుడు యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అవుతుంది సాధారణంగా దీనిని 𝞭 తో సూచిస్తారు కాబట్టి దీనిని ఎలా సూచిస్తాము మనము 𝞭 అంటే కేవలం యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అని చెప్పాము మరియు టైం t విలువ సున్నా కన్నా తక్కువ అయితే ఫంక్షన్ విలువ సున్నా అవుతుంది మరియు టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ అయితే ఫంక్షన్ విలువ సున్నా అవుతుంది ఎందుకంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ లో టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ అయితే ఫంక్షన్ విలువ వన్ అవుతుంది కాబట్టి స్థిరంకం యొక్క డెరివేటివ్ విలువ సున్నా అవుతుంది కాబట్టి టైం t విలువ సున్నాకి తక్కవ వున్నా మరియు ఎక్కువ వున్నా ఫంక్షన్ విలువ సున్నా అవుతుంది టైం t విలువ సున్నా అయితే మాత్రం నిర్వచించలేము ఈ లక్షణం చేతనే యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ కూడా సింగులారిటీ ఫంక్షన్ అవుతుంది కాబట్టి సాధారణంగా యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ని డిరాక్ డెల్టా ఫంక్షన్ అని కూడా పిలుస్తారు మరియు దీనిని పైన చిత్రంలో చూపిన విధంగా చూపిస్తారు కాబట్టి ఇది టైం t విలువ సున్నా అయినప్పుడు మాత్రమే టైం స్కేల్ మీద ఒక ఇంపల్స్ లాంటి కార్యాచరణ వస్తుంది మిగతా అన్ని చోట్ల విలువ సున్నా అవుతుంది కాబట్టి యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ విలువ టైం t విలువ సున్నా అయినప్పుడు కాకుండా మిగతా అన్ని చోట్ల సున్నా అవుతుంది టైం t విలువ సున్నా అయినప్పుడు మనం యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ని నిర్వచించలేము ఎందుకంటే టైం t విలువ సున్నా అయితే ఈ ఫంక్షన్ ని నిర్వచించలేము ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఇంపల్స్ కరెంటు మరియు వోల్టేజ్ సంభవిస్తాయి ఎందుకంటే స్విచ్చింగ్ ఆపరేషన్ లేదా ఇంపల్సివ్ సోర్స్ ద్వారా వస్తాయి కాబట్టి ఎప్పుడు మనం వోల్టేజ్ సోర్స్ ని సర్క్యూట్ కి కలుపుతామో అక్కడ ఒక ఇంపల్స్ వస్తుంది ఇది సర్క్యూట్లో ఉత్పత్తి అవుతుంది ఈ దృగ్విషయం ని యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ సహాయం తో కూడా సూచించవచ్చు అయినప్పటికీ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ని భౌతికంగా గ్రహించ దగినది కాదు ఎలా అయితే మనం ఐడీఎల్ సోర్స్ అనగా ఉత్తమమైన లేదా ఆదర్శమైన సోర్స్ సందర్భంలో చూస్తామో ఆ విధంగా కుదరదు ఐడీఎల్ సోర్స్ లు అనగా ఐడీఎల్ వోల్టేజ్ మరియు ఐడీఎల్ కరెంటు సోర్స్ ప్రయోగాత్మకంగా వీటిని ఐడీఎల్ వోల్టేజ్ లేదా ఐడీఎల్ కరెంటు సోర్స్ అని పిలవలేము అదేవిధంగా ఐడీఎల్ రెసిస్టర్ అనేది కూడా సాధ్యం కాదు కానీ ఈ దృగ్విషయం చాలా ముఖ్యమైనది మరియు దీనిని ఆధికంగా సర్క్యూట్ క్యాలిక్యులేషన్ మరియు సర్క్యూట్ విశ్లేషణ లో ఉపయోగిస్తారు ఎలా అయితే యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ మన సర్క్యూట్ విశ్లేషణ లో కూడా ఉపయోగపడుతుంది మరియు ఇది చాలా ముఖ్యమైన మాథమెటికల్ టూల్ ఇప్పుడు యూనిట్ ఇంపల్స్ ను సర్క్యూట్లోకి ఇవ్వడం లేదా ఫలితంగా సర్క్యూట్ షాక్గా కూడా పరిగణించవచ్చు ఇది చాలా తక్కువ వ్యవధి లో వచ్చే పల్స్ అఫ్ యూనిట్ ఏరియా లో దృశ్యమానం గా ఉంటుంది కాబట్టి మ్యాథమెటికల్ గా దీనిని ఎలా సూచించడం 𝞭 కి లోయర్ లిమిట్ 0 నుండి అప్పర్ లిమిట్ 0 ఇస్తే అప్పుడు 𝞭 విలువ వన్ అవుతుంది దీనిని క్రింది విధంగా సూచించవచ్చు 0 0 𝞭dt 1 కాబట్టి ఈ విధంగా యూనిట్ ఇంపల్స్ ని సూచించవచ్చు లేదా డిరాక్ డెల్టా ఫంక్షన్ అని చెప్పవచ్చు ఇక్కడ 0 అనగా టైం t విలువ సున్నా కు ముందు వచ్చేది అని అర్ధం 0 అనగా టైం t విలువ సున్నా తర్వాత వచ్చేది అని అర్థం యూనిట్ ఏరియా యొక్క విలువ ని ఇంపల్స్ ఫంక్షన్ యొక్క స్ట్రెంగ్త్ అని పిలుస్తారు కాబట్టి ఎప్పుడైతే ఇంపల్స్ ఫంక్షన్ కి స్ట్రెంగ్త్ యూనిటీ కాకుండా వేరే విలువ ఉంటే ఇంపల్స్ ఫంక్షన్ ఏరియా దాని స్ట్రెంగ్త్ కి సమానంగా ఉంటుంది ఇంపల్స్ ఫంక్షన్ కి ఒక ఉదాహరణ చెబుదాం ఇంపల్స్ ఫంక్షన్ విలువ 10 𝞭 అయితే దీని అర్ధం ఏరియా విలువ 10 కి సమానంగా ఉంటుంది కాబట్టి దీనిని ఎలా సూచిస్తారు దీనిని స్కేల్ కొంత భాగం తో సూచిస్తారు మరియు పైన చూపిన చిత్రం లో చుస్తే సులభంగా 10 𝞭అని చెప్పవచ్చు రెండవ ఫంక్షన్ విలువ 5 𝞭t2 ఎందుకంటే దీనిని యూనిట్ స్టెప్ ఫంక్షన్ తో పోల్చితే ఇది కొంత టైం ముందుకు ఉంటుంది దీని గురించి ముందే చర్చించాము అదే విధంగా ఇక్కడ 2 సెకండ్స్ ముందుకు ఉంది అందుకే ఇంపల్స్ ఫంక్షన్ యొక్క యూనిట్ విలువ 5 𝞭t2 మూడవ ఫంక్షన్ లో టైం t విలువ 3 సెకండ్స్ ఆలస్యంగా ఉంటుంది కాబట్టి అందుకే ఇక్కడ మైనస్ వుంది ఫంక్షన్ విలువ కూడా నెగిటివ్ లో వుంది మరియు ఫంక్షన్ విలువ 4 𝞭 అవుతుంది ఇప్పుడు ఇంపల్స్ ఫంక్షన్ వేరే ఫంక్షన్స్ మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది ఇప్పుడు ఇంపల్స్ ఫంక్షన్ మరియు వేరే ఏదైనా ఫంక్షన్ ని కలిపితే ఏమి అవుతుందో చూద్దాం ఇప్పుడు f అనేది డెల్టా ఫంక్షన్ తో కలసివుంది అని చెబుదాం మనం a b ల మధ్య ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటే f 𝞭 అవుతుంది ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ని చుస్తే 𝞭 యొక్క విలువ టైం t విలువ t 0 అయినప్పుడు అనగా t t 0 సందర్భం లో మినహా అన్ని విలువల దగ్గర సున్నా అవుతుంది కాబట్టి మనం సమగ్ర పరిచిన ఫంక్షన్స్ విలువ t t 0 సందర్భం లో మినహా అన్ని విలువల దగ్గర సున్నా అవుతుంది కాబట్టి దీనిని సులభంగా ఫంక్షన్ f అని చెప్పవచ్చు కాబట్టి చివరకు f యొక్క విలువ టైం t 0 దగ్గర మాత్రమే లభిస్తుంది కాబట్టి ఎక్కడైనా మనం యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ తో ఏ ఫంక్షన్ ని కలిపినా మనకు కలసివున్న మొత్తం ఫంక్షన్ విలువ t t 0 దగ్గర మాత్రమే వస్తుంది కాబట్టి ఇది చూపించేది ఏమిటి అంటే ఏదైనా ఫంక్షన్ ని ఇంపల్స్ ఫంక్షన్ తో సమగ్ర పరిస్తే ఆ ఫంక్షన్ యొక్క విలువ ఏమవుతుందంటే ఫంక్షన్ లో ఏ పాయింట్ దగ్గర ఇంపల్స్ సంభవిస్తుందో అదే ఆ ఫంక్షన్ యొక్క విలువ మరియు ఇది ఇంపల్స్ ఫంక్షన్ కి ఎక్కువగా ఉపయోగపడే లక్షణం దీని నే శాంప్లింగ్ లేదా షిఫ్టింగ్ లక్షణం అని అంటారు కాబట్టి ఎప్పుడైనా మనకు ఒక ఫంక్షన్ యొక్క శాంపిల్ కావాలి అని అనుకుంటామో అప్పుడు ఆ ఫంక్షన్ ని ఇంపల్స్ ఫంక్షన్ తో కలిపితే మనకు అనేకమైన ఇంటర్వెల్ లు వస్తాయి అనగా అనేకమైన విరామ సమయాలు వస్తాయి దీని ద్వారా ఆ ఫంక్షన్ యొక్క శాంపిల్ అనేక టైం ఇంటర్వెల్ లలో లభిస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన లక్షణం మరియు దీనిని ఆధికంగా సిగ్నల్ ప్రాసెసింగ్ లో ఉపయోగిస్తాం ఇప్పుడు మూడవ ఫంక్షన్ అయినా రాంప్ ఫంక్షన్ గురించి అర్థం చేసుకుందాము యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ విషయంలో మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని డిఫరెన్షియల్ చేస్తే యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ వచ్చింది ఇక్కడ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని ఇంటిగ్రేట్ చేస్తే యూనిట్ రాంప్ ఫంక్షన్ వస్తుంది చిత్రంలో చూపిన విధంగా యూనిట్ స్టెప్ ఫంక్షన్ ని ఇంటిగ్రేట్ చేస్తే రాంప్ ఫంక్షన్ వస్తుంది ఇప్పుడు యూనిట్ రాంప్ ఫంక్షన్ ని నిర్వచిస్తే అవుతుంది ఎందుకంటే టైం t విలువ సున్నా కన్నా తక్కువ ఉంటే u విలువ సున్నా అవుతుంది టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటే t 0 ఫంక్షన్ విలువ వన్ అవుతుంది ఇప్పుడు యూనిట్ రాంప్ ఫంక్షన్ ని నిర్వచిస్తే టైం t విలువ t 0 లేదా t0 వున్నా ఫంక్షన్ విలువ సున్నా అవుతుంది మరియు టైం విలువ t 0 అయితే ఫంక్షన్ యొక్క విలువ t అవుతుంది ఎందుకంటే t విలువ ని రాంప్ ఫంక్షన్ లో చుస్తే t విలువ వన్ అయితే రాంప్ యొక్క విలువ కూడా వన్ అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ ని రేఖాచిత్రం ద్వారా సూచించడం ని ఈ క్రింది చిత్రం లో చూడవచ్చు కాబట్టి యూనిట్ రాంప్ ఫంక్షన్ విలువ టైం t యొక్క విలువ నెగిటివ్ అయితే సున్నా అవుతుంది మరియు టైం t యొక్క విలువ పాజిటివ్ అయితే యూనిట్ స్లోప్ వస్తుంది సాధారణంగా రాంప్ ఫంక్షన్ అనేది కాన్స్టాంట్ రేట్ తో మారుతూ ఉంటుంది యూనిట్ రాంప్ ఫంక్షన్ లో కూడా ఆలస్యం లేదా ముందస్తు అవుతూ ఉంటుంది మనము యూనిట్ స్టెప్ మరియు యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ లో కూడా చూసాము కాబట్టి ఇక్కడ కూడా ఆలస్యం లేదా ముందస్తు అవుతుంది ఎప్పుడు టైం t విలువ t0 ఆలస్యం అవుతుందో అప్పుడు రాంప్ యొక్క ఫంక్షన్ విలువ చిత్రం లో చూపిన విధంగా t t 0 అవుతుంది ఒకవేళ టైం t విలువ ముందస్తు గా ఉంటే రాంప్ ఫంక్షన్ విలువ t0 తో మొదలు మరియు రాంప్ ఫంక్షన్ విలువ r t t 0 అవుతుంది కాబట్టి రాంప్ ఫంక్షన్ లో టైం t యొక్క విలువ 1 అయితే మనకు యూనిట్ రాంప్ వస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పటివరకు చర్చించిన వాటిని మొత్తం సంగ్రహించి రాయడానికి ప్రయత్నిద్దాం ఆలస్యం గా వచ్చే రాంప్ విలువ అనగా t t 0 అయితే ఫంక్షన్ విలువ సున్నా అవుతుంది అదే t t 0 అయితే ఫంక్షన్ విలువ t t 0 అవుతుంది ఆలస్యం గా వచ్చే రాంప్ ఫంక్షన్ ఈ విధంగా నిర్వచించవచ్చు ఇప్పుడు ముందస్తు గా వచ్చే రాంప్ ఫంక్షన్ నిర్వచించాలి అంటే టైం t విలువ t t 0 అయితే ఫంక్షన్ r t t 0 యొక్క విలువ సులభంగా సున్నా అని రాయచ్చు మరియు టైం t విలువ t t 0 అయితే ఫంక్షన్ r t t 0 యొక్క విలువ t t0 అని రాయచ్చు ఇప్పుడు యూనిట్ ఇంపల్స్ గురించి సంక్షిప్తంగా చూస్తే మనం సులభంగా వ్రాయాలి అంటే యూనిట్ స్టెప్ యొక్క డెరివేటివ్ యూనిట్ ఇంపల్స్ అని మరియు యూనిట్ రాంప్ యొక్క డెరివేటివ్ యూనిట్ స్టెప్ అని వ్రాయవచ్చు అదేవిధంగా యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ యూనిట్ రాంప్ అని వ్రాయవచ్చు మరియు యూనిట్ ఇంపల్స్ యొక్క ఇంటిగ్రేషన్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అని చెప్పవచ్చు కాబట్టి సులభంగా చెప్పాలి అంటే ఈ 3 ఫంక్షన్ లు ఒకదానికి ఒకటి అయితే డెరివేటివ్ లేదా ఇంటిగ్రేషన్ అవుతాయి అని ఇప్పటివరకు చర్చించాము కాబట్టి ఇప్పుడు సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందన తో మొదలుపెడదాం ఎందుకంటే మనం ప్రాథమిక ఫంక్షన్స్ గా పిలిచే సింగులారిటీ ఫంక్షన్స్ గురించి అర్థం చేసుకున్నాం యూనిట్ స్టెప్ ఫంక్షన్ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే RC సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందన గురించి మాట్లాడుతున్నప్పుడు మనం సర్క్యూట్ కి వోల్టేజ్ ఇవ్వడం అంటే మనం స్టెప్ ఇన్పుట్ గురించి మాట్లాడినట్టు సర్క్యూట్ కి సోర్స్ స్టెప్ ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి స్టెప్ ప్రతిస్పందన అంటే సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన అవుతుంది సర్క్యూట్ కి ఆకస్మాత్తుగా DC వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ కలపడం వలన అవుతుంది ఇప్పుడు సర్క్యూట్ ని చిత్రం లో చూద్దాం చిత్రం లో ఎడమ వైపు చుస్తే కేవలం టైం t విలువ సున్నా అయితే సర్క్యూట్ ని ఆన్ చేసి ఉంచుదాం ఎప్పుడైతే సర్క్యూట్ ని ఆన్ చేసి వుంచుతామో అప్పుడు సర్క్యూట్ చిత్రం లో కుడివైపు చూపిన విధంగా ఉంటుంది కాబట్టి కేవలం Vs అనగా వేరే ఏమీ లేదు యూనిట్ స్టెప్ అని చెప్పవచ్చు ఎందుకంటే యూనిట్ స్టెప్ అనేది స్విచ్ ద్వారా నిర్వచించబడింది ఇక్కడ Vs అనేది ఒక కాన్స్టాంట్ ఎందుకంటే మనం కాన్స్టాంట్ DC వోల్టేజ్ సోర్స్ ద్వారా వోల్టేజ్ ఇస్తున్నాం ఇప్పుడు కెపాసిటర్ వోల్టేజ్ ని ఎంచుకుందాం దీనినే సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన గా అనుకుందాం దీనిని మనం కనుక్కోవాలి కాబట్టి దీనిని కనుక్కోవాలి గనుక కెపాసిటర్ ని ఇనీషియల్ గా V0 అనే కొంత వోల్టేజ్ తో ఛార్జ్ చేసాము అని అనుకుందాం కాబట్టి ఎప్పుడు టైం t విలువ t 0 లేదా t 0 వున్నపుడు కెపాసిటర్ ను వోల్టేజ్ Vo తో ఛార్జ్ చేసాము అని చెప్పవచ్చు వోల్టేజ్ విలువ ఇప్పుడు కూడా Vo ఉంటుంది ఎందుకంటే కెపాసిటర్ లో వోల్టేజ్ తక్షణమే మారదు కాబట్టి టైం t విలువ t 0 ఉన్నప్పుడు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ అనగా స్విచ్చింగ్ జరిగే ముందు మరియు టైం t విలువ t 0 ఉన్నప్పుడు అనగా స్విచ్చింగ్ జరిగిన వెంటనే కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ సమానం ఇప్పుడు సర్క్యూట్ కి KCL ని అనువర్తిoపజేస్తే ఏమి వస్తుందో చూద్దాం ఇక్కడ ఈ నోడ్ ని తీసుకుని మరియు రెసిస్టర్ లో కరెంట్ i R మరియు కెపాసిటర్ లో ప్రవహించే కరెంట్ iC అయితే కేవలం iR iC 0 అని చెప్పవచ్చు iC విలువ ఎంత ఉంటుంది iC విలువ C dvdt అవుతుంది ఎందుకంటే ఇదియే నోడ్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ ఇప్పుడు iR యొక్క విలువ అని సూచించవచ్చు దీనిని స్లైడ్స్ లో చూపిన విధంగా కూడా వ్రాయవచ్చు ఇప్పుడు మన దగ్గర వున్న విలువ dvdt v VS RC దీనిని సులభతరం గా dvv VSdt RC అని వ్రాయచ్చు ఇప్పుడు రెండు ప్రక్కల ఇనీషియల్ కండిషన్ వుపయోగించి ఇంటిగ్రేట్ చేద్దాం ఇనీషియల్ కండిషన్ అంటే ఏమిటి టైం t విలువ t 0 ఉన్నప్పుడు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ సున్నా అవుతుంది కాబట్టి దీనిని ప్రతిక్షేపించి చూద్దాం ఈ ఇనీషియల్ కండిషన్ ని ఉపయోగిద్దాం మరియు రెండు ప్రక్కల ఇంటిగ్రేషన్ చేద్దాం ఇప్పుడు స్లైడ్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వస్తుంది ఇప్పుడు వచ్చిన ఎక్స్ప్రెషన్ కి రెండు పక్కల ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటే మనకు వస్తుంది RC సర్క్యూట్ లో సోర్స్ ఫ్రీ ప్రతిస్పందన గురించి చర్చించినప్పుడు మనకు టైం కాన్స్టాంట్ వస్తుంది దీని విలువ వేరే ఏది కాదు RC అవుతుంది కాబట్టి దీనిని స్లైడ్స్ లో చూపిన విధంగా సులభంగా వ్రాయచ్చు ఇప్పుడు ఈ కండిషన్ టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటేనే వర్తిస్తుంది టైం t యొక్క విలువ సున్నా కన్నా తక్కువగా ఉంటే ఇది కెపాసిటర్ ద్వారా ప్రవహించే ఇనీషియల్ వోల్టేజ్ V 0 కు సమానం అవుతుంది ఇప్పుడు చెప్పేది ఏమిటి అంటే RC సర్క్యూట్ కి స్టెప్ ఇన్ పుట్ వోల్టేజ్ ని ఇస్తే కెపాసిటర్ ఇనీషియల్ గా వోల్టేజ్ V 0 తో ఛార్జ్ అవుతుంది మరియు టైం t విలువ t 0 మరియు టైం t విలువ t 0 ఉన్నప్పుడు V 0 విలువను అను ఎక్స్ప్రెషన్ సహాయం తో కనుక్కుంటాము మరియు ఇది RC సర్క్యూట్ వైపు అకస్మాత్తుగా dc వోల్టేజ్ సోర్స్ ని కలపడం మరియు కెపాసిటర్ ను ఇనీషియల్ గా ఛార్జ్ చేయబడింది అని అనుకున్నప్పుడు సర్క్యూట్ యొక్క పూర్తి ప్రతిస్పందన అని మనకు తెలుసు దీని తో ఈ రోజు లెక్చర్ ని ముగిద్దాం తరువాత లెక్చర్ లో RC సర్క్యూట్ యొక్క ఇంకా కొన్ని ముఖ్య విషయాలు గురించి చర్చిస్తూ మన ప్రయాణం ని కొనసాగిద్దాం కొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం మరియు RL సర్క్యూట్ కూడా వెళదాం ధన్యవాదములు